ఈ మాడ్యూల్కు స్వాగతం ఈ మాడ్యూల్లో ఆపరేషన్ల్ యాంప్లిఫైయర్ యొక్క ఖచ్చితమైన ఇన్పుట్ మరియు అవుట్పుట్ పరిధిని మనము అర్థం చేసుకుంటాము ఆపరేషన్ల్ యాంప్లిఫైయర్ యొక్క ఇన్పుట్ మరియు అవుట్పుట్ పరిధిని అర్థం చేసుకోవడానికి మనము నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కోసం ఉపయోగించిన అదే సర్క్యూట్ను ఉపయోగించవచ్చు నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ ఉపయోగించి ఇన్పుట్ మరియు అవుట్పుట్ పరిధిని ఎలా కొలవగలమో త్వరగా చూద్దాం నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యొక్క ఇన్పుట్ వద్ద మనము ఒక సిగ్నల్ను వర్తింపజేస్తాము అనగా నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యొక్క నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ మరియు మనము సెట్ చేసిన గెయిన్ కి సంబంధించి సంబంధిత అవుట్పుట్ను చూస్తాము మనం ఏ ప్రయోగాలు చేయబోతున్నామో అర్థం చేసుకుందాం ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క ఇన్పుట్ మరియు అవుట్పుట్ పరిధిని అధ్యయనం చేయడం ఈ ప్రయోగం ఆప్ ఆంప్ సర్క్యూట్లలో అన్డిస్టార్టెడ్ అవుట్పుట్ ఇన్పుట్ ఓల్డేజ్ ఒక పరిధిలో ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది మరియు ఇది సర్క్యూట్ యొక్క గెయిన్పై ఆధారపడి ఉంటుంది మనము ఇన్పుట్ సిగ్నల్ను వర్తింపజేసినప్పుడు మరియు సర్క్యూట్ యొక్క గెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు బయాస్ వోల్టేజ్ను మించినప్పుడు మాత్రమే అవుట్పుట్ వక్రీకరించబడుతుంది బయాస్ వోల్టేజ్ ప్లస్ మైనస్ 15 వోల్ట్లు కాబట్టి ఆప్ ఆంప్ కి ఇచ్చే గరిష్ట పాజిటివ్ మరియు నెగిటివ్ ఇన్పుట్ వోల్టేజ్ తద్వారా ఆప్ ఆంప్ అన్డిస్టార్టెడ్ అవుట్పుట్ను ఇస్తుంది దీన్నిఇన్పుట్ వోల్టేజ్ పరిధి అంటారు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క గరిష్ట పాజిటివ్ మరియు నెగిటివ్ అన్డిస్టార్టెడ్ అవుట్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ను ఇస్తుంది ఇది ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క బయాస్ వోల్టేజ్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అంటే పిన్ 7 మరియు పిన్ 4 కు మనం ఏ వోల్టేజ్ ఇస్తున్నామో అంటే Vcc మరియు Vee పై ఆధారపడి ఉంటుంది అవుట్పుట్ మరియు ఇన్పుట్ వోల్టేజ్ పరిధి ఈ నిర్దిష్ట వోల్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది ఇన్పుట్ మరియు అవుట్పుట్ వోల్టేజ్ పరిధిని అర్థం చేసుకోవడానికి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ను అర్థం చేసుకోవడానికి మనము ఉపయోగించిన అదే సర్క్యూట్ను ఉపయోగిస్తాము మనము ఇన్పుట్ టెర్మినల్ వద్ద 0 5V పీక్ టు పీక్ 1kHz సైన్ వేవ్ను వర్తింపజేస్తాము 5 వోల్ట్ల దశల్లో ఇన్పుట్ యాంప్లిట్యూడ్లను మారుస్తాము మరియు సంబంధిత అవుట్పుట్ వోల్టేజ్ను గమనించండి అంటే మొదట్లో 0 అవుట్పుట్ వోల్టేజ్ సాట్యూరేషన్ వోల్టేజ్ Vcc మరియు Vee కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ యొక్క క్లిప్పింగ్ను మనము గమనిస్తాము ఇన్వర్టింగ్ మరియు నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ లో ఇన్పుట్ సిగ్నల్ లేదా 2 వోల్ట్ల ఉన్నప్పుడు మరియు గెయిన్ సుమారు 12 గా ఉంటుంది కాబట్టి 2 ఇన్టు 12 24 అవుతుంది అవుట్పుట్ వద్ద మనము 24V చూడలేము ఎందుకంటే మనం ఇస్తున్న బయాస్ వోల్టేజ్ 15 కాబట్టి అర్థం చేసుకోవడం చాలా సులభం గుర్తుంచుకోవడం చాలా సులభం అంటే ఇన్పుట్ మరియు అవుట్పుట్ వోల్టేజ్ జతల పరిధి తక్కువగా ఉన్నప్పుడు ఎడ్జ్ క్లిప్పింగ్ గమనించబడదు ఇది ఇన్పుట్ మరియు అవుట్పుట్ వోల్టేజ్ను సూచిస్తుంది ఇప్పుడు మీరు ఈ ప్రత్యేక పట్టికను చూస్తే మనము ఇన్పుట్ వోల్టేజ్ వ్రాయాలి 5 వోల్ట్లు వ్రాద్దాం అవుట్పుట్ వోల్టేజ్ అంటే ఏమిటి ఐడియల్ అవుట్పుట్ ఏమిటి మనము కొలిచినప్పుడు ఇన్పుట్ మరియు అవుట్పుట్ వోల్టేజ్ పరిధిని అర్థం చేసుకోవచ్చు కాబట్టి మనము ఈ ప్రయోగాన్ని ఏదైనా ప్రయోగశాల కండిషన్లో చెప్పగలను నేను ఏదైనా ప్రయోగశాల కండిషన్ ని చెప్పినప్పుడు మీ DC విద్యుత్ సరఫరా ఫంక్షన్ జనరేటర్ లేదా ఓసిల్లోస్కోప్ ఆప్ ఆంప్ బ్రెడ్బోర్డ్ మరియు దానిని కనెక్ట్ చేయడానికి కొన్ని కనెక్టర్లు ఉంటే మీరు ప్రయోగాన్ని చాలా సులభంగా చేయగలరు కాబట్టి ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యొక్క బ్రెడ్ బోర్డ్ చూద్దాం మార్చడం వల్ల ఉపయోగం లేనందున నేను సర్క్యూట్ మార్చలేదు ఇన్పుట్ మరియు అవుట్పుట్ వోల్టేజ్లను అర్థం చేసుకోవడానికి సర్క్యూట్ లో మనం చూడవలసినది ఏమిటంటే మనము 0 5 వోల్ట్ల 1 కిలోహెర్ట్జ్ యొక్క ఇన్పుట్ వోల్టేజ్ను వర్తింపజేస్తే అవుట్పుట్ ఏమిటి మనము ఇన్పుట్ చూస్తాము మనము అవుట్పుట్ చూస్తాము మనము ఇన్పుట్ను పెంచుతాము మనము అవుట్పుట్లో మార్పును చూస్తాము మనము ఇన్పుట్ పెంచుతూనే ఉన్నాము అవుట్పుట్ను పెరుగుతూనే ఉంటుంది కానీ ఆ అవుట్పుట్ ఒక సమయంలో క్లిప్ అవుతుంది ఇది బయాస్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉన్న సందర్భంలో లేదా ఇది బయాస్ వోల్టేజ్ కంటే కొంచెం తక్కువ ఉన్నప్పుడు అవుట్పుట్ క్లిప్ అవుతుంది అంటే 15 వోల్ట్లు ఇది 13 5 లేదా 13 6 దగ్గర ఎక్కడో క్లిప్ చేస్తుంది కాబట్టి మొదట 0 5 వోల్ట్లను వర్తింపజేద్దాం కాబట్టి మళ్ళీ సుమన్ మాకు సహాయం చేయబోతున్నాడు కాబట్టి సుమన్ మీరు దయచేసి ఫంక్షన్ జెనరేటర్కు 0 5 వోల్ట్లను వర్తింపచేస్తారా అవును కాబట్టి ఇప్పుడు ఇది ఇప్పటికే 500 మిల్లీవోల్ట్లు అని మీరు చూడవచ్చు లేదా 1 కిలో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వద్ద 0 5 వోల్ట్లు నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కు ఇచ్చినప్పుడు అవుట్పుట్ వద్ద 6 వోల్ట్ల 6 2 వోల్ట్ల మనం చూస్తాము మీరు నీలం రంగు చూడవచ్చు అవుట్పుట్ వద్ద 6 2 వోల్ట్లు మరియు పసుపు రంగు లో ఉన్నది ఇన్పుట్ ఇది పిక్ టు పిక్ 540 మిల్లీవోల్ట్ల ఉంది అంటే ఇప్పటికీ అవుట్పుట్ క్లిప్ అవ్వలేదు కాబట్టి 0 5 సరైనది ఇది మీ గెయిన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మర్చిపోవద్దు మీరు చాలా ఎక్కువ గెయిన్ను సెట్ చేస్తే అప్పుడు 0 5 కూడా మీ వోల్టేజ్ పరిధి అవుతుంది కాబట్టి 0 5 కంటే తక్కువ ఏదైనా మీరు దీన్ని ఇన్పుట్ వోల్టేజ్ పరిధిగా ఉపయోగించవచ్చు అది మీ గెయిన్ మీద ఆధారపడి ఉంటుంది నేను నా గెయిన్ 11 చుట్టూ ఉంచుకుంటే 0 5 ఇన్టు 11 దాదాపు 5 5 కాబట్టి సుమారు 6 వోల్ట్ వస్తుంది ఎందుకంటే రెసిస్టర్ల విలువ లో మిస్మ్యాచింగ్ వలన రెసిస్టర్ల విలువలు కచ్చితంగా ఉండవు ఇది నేను మీకు ఇంతక ముందు చెప్పాను అందుకే ఇప్పుడు 1 వోల్ట్లకు పెంచుదాం కాబట్టి ఇప్పుడు అతను వోల్టేజ్ను 1 వోల్ట్కు పెంచుతున్నాడు కాబట్టి ఇప్పుడు మనము 1 04 యొక్క ఇన్పుట్ను వర్తించేటప్పుడు మనము 12 6 యొక్క అవుట్పుట్ను పొందుతున్నాము ఇప్పటికీ అది క్లిప్ చేయబడలేదు ఎందుకంటే ఇప్పటికీ ఈ ఇన్పుట్ లేదా అవుట్పుట్ సిగ్నల్ బయాస్ వోల్టేజ్ కంటే తక్కువగా ఉంది ఇప్పుడు మనం దానిని మరో 0 5 అంటే 1 04 లేదా 1 వోల్ట్ నుండి 1 5 వోల్ట్లకు పెంచి చూద్దాం కాబట్టి అతను ఫ్రీక్వెన్సీ జనరేటర్ ద్వారా మారుస్తున్నాడు ఫ్రీక్వెన్సీ జనరేటర్ నుండి ఇప్పుడు వస్తున్న సిగ్నల్ 1 5 వోల్ట్లు ఇప్పుడు 1 5 వోల్ట్ల ఉన్నప్పుడు క్లిప్పింగ్ జరుగుతున్నట్లు మనం చూడవచ్చు ఎందుకంటే ఇప్పుడు అవుట్పుట్ పీక్ టు పీక్ 15 వోల్ట్ల చుట్టూ ఉంది ఇది మన బయాస్ వోల్టేజీకి చాలా దగ్గరగా ఉంది అకస్మాత్తుగా మనము క్లిప్పింగ్ చూస్తాము అంటే ఈ రకమైన ప్రయోగాల నుండి ఇన్పుట్ వోల్టేజ్ పరిధి అంటే ఏమిటి అవుట్పుట్ వోల్టేజ్ పరిధి ఏమిటో సులభం గా పొందవచ్చు కాబట్టి ఇది చాలా సులభమైన ప్రయోగం మరియు మీరు ఈ ప్రయోగాన్ని 5 నిమిషాల్లో చేయవచ్చు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనగా ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క ఇన్పుట్ మరియు అవుట్పుట్ వోల్టేజ్ పరిధి ఏమిటో మీరు అర్థం చేసుకోవచ్చు మరియు ఇది మీరు వర్తించే బయాస్ వోల్టేజ్ మీద ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి కాబట్టి త్వరగా తరువాతి విభాగానికి వెళ్దాం వోల్టేజ్ ఫాలోవర్

కాబట్టి ఈ వోల్టేజ్ ఫాలోవర్ అంటే ఏమిటి మనము ఉపయోగించే వోల్టేజ్ ఫాలోవర్ మనము దానిని యూనిటీ గెయిన్ యాంప్లిఫైయర్గా సమానమైన వోల్టేజ్ ఫాలోవర్ మోడల్గా ఉపయోగిస్తాము మీరు తెరపై చూడగలిగినట్లుగా మనము దానిని గీయవచ్చు ఇది వోల్టేజ్ ఫాలోవర్ మనము నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద ఇన్పుట్ను వర్తింపజేస్తున్నాము మరియు ఇన్వర్టింగ్ టెర్మినల్తో అవుట్పుట్ను షార్ట్ చేయాలి ఇన్పుట్ వద్ద ఏ వోల్టేజ్ ఉంటుందో అవుట్పుట్ వద్ద అదే వోల్టేజ్ కనిపిస్తుంది వోల్టేజ్ ఫాలోవర్ ఇన్పుట్ రెసిస్టెన్స్ అనంతం ఆ విధంగా మనం ఈక్వివాలెంట్ సర్క్యూట్ లేదా సమాన వోల్టేజ్ యాంప్లిఫైయర్ మోడల్ను గీయవచ్చు కాబట్టి వోల్టేజ్ ఫాలోవర్ అవుట్పుట్ రెసిస్టెన్స్ 0 అవుట్పుట్ వోల్టేజ్ 0 గెయిన్ 1 కాబట్టి మనకు వచ్చిన గెయిన్ 1 కు సమానం వాస్తవానికి యాంప్లిఫైయర్ మోడల్ను అర్థం చేసుకోవడం చాలా సులభం మీరు వోల్టేజ్ ఫాలోవర్ని ఏ రకమైన ఎలక్ట్రానిక్ మాడ్యూళ్ళలో ఉపయోగించబోతున్నారు లేదా మీరు BJT గురించి మాట్లాడితే మనమందరం దీనిని అధ్యయనం చేసాము కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ కామన్ బేస్ యాంప్లిఫైయర్ కామన్ కలెక్టర్ యాంప్లిఫైయర్ కామన్ కలెక్టర్ యాంప్లిఫైయర్ ఇది వోల్టేజ్ ఫాలోయర్ తప్ప మరొకటి కాదు నోటి నుండి ఈ సిగ్నల్ ఈ మైక్కి ఎలా వెళ్తుంది మైక్ లో ఉన్న ఎలక్ట్రానిక్ మాడ్యూల్ నా ద్వారా అది చివరకు స్పీకర్కు బదిలీ చేయబడుతుంది ఇది స్పీకర్ ఇక్కడ ఏ విధమైన సర్క్యూట్ ఇక్కడ ఇన్పుట్ సర్క్యూట్ కావచ్చు మరియు స్పీకర్ వద్ద ఏ రకమైన సర్క్యూట్ అవుట్పుట్ వద్ద ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఎలక్ట్రానిక్స్ కోణం నుండి ఒక సాధారణ కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ అధిక ఇన్పుట్ ఇంపెడెన్స్ కలిగి ఉంటుంది దీన్ని ఎక్కడ ఉపయోగించవచ్చు కామన్ కలెక్టర్ యాంప్లిఫైయర్ఇది వోల్టేజ్ ఫాలోయర్ కానీ కరెంట్ను పెంచగలదు వోల్టేజ్ను అనుసరిస్తుంది కాని కరెంట్ యాంప్లిఫై చేయబడుతుంది సరియైనదా కాబట్టి దీన్ని ఎక్కడ ఉపయోగించవచ్చు మీరు మీ ఎలక్ట్రానిక్లను నిజ జీవిత అనువర్తనాలతో కనెక్ట్ చేసినప్పుడు అర్థం చేసుకోవడం చాలా సులభం అవుతుంది కాబట్టి స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు అతను మైక్రోఫోన్ ఉపయోగిస్తున్నాడు కాబట్టి కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ ఒక ఎలక్ట్రానిక్ మోడల్ దీనికి ఇన్పుట్ సిగ్నల్ గా ఇవ్వబడుతుంది కాబట్టి ఇన్పుట్ ఒక కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ అవుట్పుట్ స్పీకర్ వద్ద ఉంది కాబట్టి అక్కడ మనకు వోల్టేజ్ ఫాలోయర్ అవసరం అదే మనం ప్రస్తుతం నేర్చుకుంటున్నాము వోల్టేజ్ ఫాలోయర్ సర్క్యూట్ ఎలా పనిచేస్తుంది మనం ఎలా కొలవగలం వోల్టేజ్ ఫాలోయర్ సర్క్యూట్ అంటే ఏమిటి ఇన్పుట్ వద్ద వోల్టేజ్ ఎంత అవుట్పుట్ వద్ద వోల్టేజ్ ఎంత అదే లక్ష్యం వోల్టేజ్ ఫాలోయర్ని అర్థం చేసుకోవడం మన లక్ష్యం కాబట్టి నేను ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ అర్థం చేసుకుంటే నేను ఎక్కడ ఉపయోగించవచ్చో అర్థం చేసుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి కాబట్టి ఇప్పుడు నాకు ఓల్టేజ్ ఫాలోయర్ ఉన్నట్లయితే ప్రయోగం చేయడానికి మీరు వోల్టేజ్ ఫాలోయర్ సర్క్యూట్ను ఉపయోగించాలి అంటే చిత్రంలో చూపిన విధంగా మీరు ఆపరేషన్ యాంప్లిఫైయర్ను కనెక్ట్ చేయాలి అప్పుడు 1 వోల్ట పీక్ టు పీక్ 1 kHz సైన్ వేవ్ను ఇన్పుట్ Vinకు ఇక్కడ వర్తించండి అప్పుడు అవుట్పుట్ Vout ను గమనించండి మరియు పట్టికలో పీక్ టు పీక్ విలువను రాయండి ఇప్పుడు అధిక మరియు దిగువ ఆంప్లిట్యూడ్ కోసం ప్రయోగాలను పునరావృతం చేయండి మరియు పరిశీలనలను గమనించండి చివరగా పట్టికలో గమనించిన గెయిన్లను లెక్కించండి మరియు దానిని సిద్ధాంతిక గెయిన్తో పోల్చండి ఇప్పుడు మనం బ్రెడ్బోర్డ్ను ఉపయోగిస్తాము కాబట్టి మనము ఇప్పుడు వోల్టేజ్ ఫాలోయర్ సర్క్యూట్ను అర్థం చేసుకుంటున్నాము అతను బ్రెడ్బోర్డుపై తెరపై చూపిన విధంగా వోల్టేజ్ ఫాలోయర్ ని కనెక్ట్ చేస్తాడు కాబట్టి అతను ఏమి చేస్తున్నాడు మొదట అతను బయాస్ వోల్టేజ్ 15 లను వర్తింపజేస్తున్నాడు కాబట్టి మీరు నిజంగా అర్థం చేసుకున్నారో లేదో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎలక్ట్రానిక్స్ తెలియని వ్యక్తికి ఇదే విషయాన్ని వివరించడానికి ప్రయత్నించండి మీరు చెప్పేది అర్ధవంతమైనది అని ఆయనకు నమ్మకం ఉంటే అప్పుడు మీకు ఈ సబ్జెక్ట్ ఇప్పటికే తెలుసునని అర్థం కాబట్టి వోల్టేజ్ ఫాలోయర్కి నేను మీకు ఒక ఉదాహరణ ఇచ్చాను యాంప్లిఫైయర్ గురించి ఏమిటి మనము యాంప్లిఫైయర్ను ఎక్కడ ఉపయోగించవచ్చు ప్రత్యక్ష ఉదాహరణలు ఇవ్వండి మరియు ఇది ఆసక్తికరంగా మారుతుంది కాబట్టి ఇప్పుడు మనం బ్రెడ్బోర్డ్లో వోల్టేజ్ ఫాలోయర్ని చూడవచ్చు సర్క్యూట్ ఇప్పటికే కనెక్ట్ అయిందని మనం చూడవచ్చు మనము ఇన్పుట్ వోల్టేజ్ను వర్తింపజేస్తాము కాబట్టి వోల్టేజ్ ఎంత గ్రౌండ్ ను ఎలా కనెక్ట్ చేయాలి 2 ప్రోబ్స్ ఉన్నాయని మీరు చూస్తారు ఒకటి పొడవైనది ఒకటి చిన్నది చిన్నది గ్రౌండ్కు వెళుతుంది పొడవైనది సిగ్నల్కు వెళుతుంది మీరు అవుట్పుట్ వేవ్ ఫారమ్ను సర్దుబాటు చేయగలరా అవుట్పుట్ యొక్క ఆంప్లిట్యూడ్ ని మార్చండి మీరు ఆటో స్కేల్ నొక్కగలరా చాలా సులభమైన సౌకర్యం ఉందని చూడండి కాబట్టి ఓసిల్లోస్కోప్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఏదైనా కారణం మీకు అంతగా తెలియకపోతే లేదా విషయాలను ఎలా సర్దుబాటు చేయాలో మీకు తెలియదని మీరు భావిస్తే మీ ఓసిల్లోస్కోప్లో ఒకటి ఉంటే ఆటో స్కేల్ బటన్ను నొక్కండి ఇది ఆటో స్కేల్ చేస్తుంది మరియు మీరు అర్థం చేసుకోవడం చాలా సులభం అవుతుంది కాబట్టి మనం చూస్తున్నది ఇన్పుట్ వద్ద దాదాపు 1 కిలోహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ 1 వోల్ట్ పీక్ టు పీక్ ను వర్తింపజేసాము కాబట్టి అవుట్పుట్ ఇన్పుట్ వోల్టేజ్ను అనుసరిస్తుంది అవుట్పుట్ ఎటువంటి ఆంప్లిఫికేషన్ లేకుండా ఇన్పుట్ను అనుసరిస్తుంది కాబట్టి మీరు ఇన్పుట్ మరియు అవుట్పుట్ DC ఛానల్ 1 మరియు 2 వద్ద పీక్ టు పీక్ వోల్టేజ్ చూస్తే వోల్టేజ్ సమానంగా ఉంటుంది కాబట్టి వోల్టేజ్ ఫాలోవర్ అంటే ఈ సర్క్యూట్ ఇన్పుట్ గురించి వోల్టేజ్ను అనుసరించడానికి ఉపయోగించవచ్చు సరియైనది ఇది అవుట్పుట్ వలె అదే వోల్టేజ్ కలిగి ఉంటుంది ఈ వోల్టేజ్ ఫాలోవర్ సరిగ్గా ఉపయోగించబడే అనువర్తనాన్ని నేను మీకు చెప్పాను యూనిటీ గెయిన్ యాంప్లిఫైయర్ అని కూడా ఎందుకు పిలుస్తారు ఎందుకంటే గెయిన్ యూనిటీ అలాగే దీనిని బఫర్ అని ఎందుకు పిలుస్తారు కాబట్టి మీరు క్రొత్త పరిభాషలను విన్నప్పుడు దానిని బఫర్ అని ఎందుకు పిలుస్తారు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి యూనిటీ గెయిన్ యాంప్లిఫైయర్ ఎందుకు దాని పాత్ర ఏమిటి ఇతర ఆచరణాత్మక అనువర్తనాలలో ఈ నిర్దిష్ట వోల్టేజ్ ఫాలోవర్ యొక్క ఇతర పాత్ర ఏమిటి కాబట్టి మీరు మీ జ్ఞానాన్ని ఆచరణాత్మక అనువర్తనాలతో పరస్పరం అనుసంధానించడానికి ప్రయత్నించినప్పుడు మీరు మరింత అర్థం చేసుకుంటారు కాబట్టి యూనిటీ గెయిన్ యాంప్లిఫైయర్ గురించి మరిన్ని ఉదాహరణలు పొందడానికి ప్రయత్నించండి కాబట్టి మనము ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ను వోల్టేజ్ ఫాలోయర్ సర్క్యూట్తో పూర్తి చేస్తాము మరియు తదుపరి మాడ్యూల్లో సమ్మింగ్ యాంప్లిఫైయర్ గురించి చర్చిస్తాము కాబట్టి నేను మిమ్మల్ని తదుపరి మాడ్యూల్లో చూస్తాను జాగ్రత్త వహించండి